ఈ ఉపన్యాసంలో హైడ్రోజన్ పరమాణువు యొక్క వర్ణపటాన్నిస్పెక్ట్రమ్ వివరించడానికి క్వాంటం సిద్ధాంతం యొక్క అనువర్తనాన్ని చర్చించబోతున్నాం దీనిని హైడ్రోజన్ వర్ణపటం యొక్క బోర్ నమూనా అని పిలుస్తారు వర్ణపటం అంటే ఏమిటో మొదట నేను వివరిస్తాను మరియు దాని కోసం నేను మీకు వికీపీడియా నుండి ఒక చిత్రాన్ని చూపిస్తాను కాబట్టి వికీపీడియా నుండి చిత్రం మరియు దీన్ని ఇక్కడ గుర్తించండి కాబట్టి మీరు ఒక హైడ్రోజన్ వర్ణపటంను చూసినప్పుడు ఇది ఇలా ఉంటుంది కాబట్టి నేను ఎరుపు రంగు ద్వారా చూపిస్తున్న ఎగువ భాగాన్ని వివరించనివ్వండి ఈ ఆకుపచ్చ బాణం ఉద్గారఎమిషన్ వర్ణపటంస్పెక్ట్రమ్ ను సూచిస్తుంది మీరు ఈ గీతను చూడండి ఇక్కడ ఎరుపు రంగులో ఉన్న ఒక రేఖ ఆకుపచ్చ గీత మరియు కొన్ని ఇతర రేఖలు దిగువ భాగం శోషణ వర్ణపటం ఇక్కడ కొన్ని తరంగదైర్ఘ్యాలు కనిపించడం లేదు అని గమనించండి మరియు ఇక్కడ ఉన్న వాయువు గుండా కాంతి ప్రసరిస్తున్నప్పుడు ఈ ప్రత్యేక రంగులను గ్రహిస్తుంది అది ఏదైతే గ్రహిస్తుందో అదే రకమైన రేఖ అదే రకమైన ఫ్రీక్వెన్సీ పౌనఃపుణ్యం ను అది ఏదైతే గ్రహిస్తుందో అది విడుదల చేసేటప్పుడు అదే తరంగదైర్ఘ్యంవేవ్ లెంగ్త్ను విడుదల చేస్తుంది మరియు ఇది ఇక్కడ చూపించేది తీవ్రత ఇక్కడ ఎత్తు తీవ్రత విలువను ఇస్తుంది మరియు ఇక్కడ ఈ స్థానం ఇక్కడ తరంగదైర్ఘ్యాన్ని ఇస్తుంది మనం ఇక్కడ చూస్తున్నది ఏమిటంటే హైడ్రోజన్ వాయువు ఉత్తేజితమైనప్పుడు బయటకు వచ్చే కాంతిని నేను తీసుకుంటాననుకోండి మరియు నిర్దిష్ట తరంగదైర్ఘ్యాలవేవ్ లెంగ్త్ తీవ్రతను కొలుస్తాను కొన్ని తరంగదైర్ఘ్యాలు బయటకు రావడాన్ని నేను చూడబోతున్నాను ఉదాహరణకు ఈ ఉద్గార వర్ణపటంలో ఎరుపు రంగుకు సంబంధించిన ఆకుపచ్చ రంగుకు సంబంధించిన మరియు మొదలైన వాటికి సంబంధించిన తరంగదైర్ఘ్యంను చూస్తాను మరియు శోషణ వర్ణపటంఅబ్సార్బ్షన్ స్పెక్ట్రమ్లో కణ తరంగదైర్ఘ్యాలు వస్తున్న అదే స్థానాల్లో నేను కాంతిని దాని గుండా వెళ్ళనిస్తే ఈ వర్ణపటం ఎలా అయితే తీసుకోబడిందో అలా కొంత శోషణంఅబ్సార్బ్షన్ ఉంటుంది ఈ వర్ణపటం ఎలా తీసుకోబడిందో నేను ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను మరియు దాని కోసం ప్రతీకగా a నుండి కాంతి వస్తున్న ఈ చిత్రాన్ని నేను మీకు చూపిస్తాను ఇది ఉత్సర్గ గొట్టండిస్చార్జ్ ట్యూబ్ ఇక్కడ విద్యుత్తు విడుదలవుతుంది తద్వారా పరమాణువులు ఉత్తేజితమవుతాయి మరియు కాంతి బయటకు వస్తుంది కాంతి చీలిక ద్వారా బయటికి వస్తుంది కాబట్టి ఈ కాంతి ఇక్కడ అన్ని దిశలలో వస్తుంది ఇక్కడ అన్ని దిశలలో దీనిని నీలిరంగుతో సూచిస్తాను మరియు ఇక్కడ ఒక చీలిక ఉన్నది దాని నుండి అది బయటకు వస్తుంది మరియు తరువాత కాంతి ఒక ప్రిసం పట్టకం గుండా వెళుతుంది ఇక్కడ ఒక ప్రిసం ఉంది ప్రిసం ఏమి చేస్తుంది ప్రిసం అన్ని రేఖలను అన్ని తరంగదైర్ఘ్యాలను వేరు చేస్తుంది కాబట్టి ఎరుపు రంగు ఇక్కడ వస్తుంది ఆకుపచ్చ రంగు అక్కడకు వెళుతుంది కాబట్టి దాని తరంగదైర్ఘ్యాల నుండి వెలువడే కాంతి అంతా ఈ పట్టకం ద్వారా వేరు చేయబడి ఛాయాగ్రాహక దర్పణంలో తీసుకోబడుతుంది ఈ విధంగా ఒక వర్ణపటం తీసుకోబడుతుంది కాబట్టి నేను ఇంతకు ముందు మీకు చూపించింది ఏమిటంటే హైడ్రోజన్ వర్ణపటం హైడ్రోజన్ నుండి వచ్చే కాంతి ఈ ప్రిసం గుండా వెళుతున్నప్పుడు ఈ వేర్వేరు రంగులను వేర్వేరు తరంగదైర్ఘ్యాలను చూడటం జరుగుతుంది అందుకే ఈ వర్ణపటం లో వచ్చే తరంగదైర్ఘ్యాలు మాత్రమే మీకు తెలుస్తుంది అదే తరంగదైర్ఘ్యాల క్రింద మీరు అదే తరంగదైర్ఘ్యాల వద్ద కాంతి వాయువు గుండా వెళుతున్నప్పుడు కాంతి గ్రహించబడుతుంది మరియు అందువల్ల గత స్లైడ్ లో మీరు చూసినట్లుగా వర్ణపటం నుండి తప్పిపోయింది కాంతి వాయువు గుండా వెళుతున్నప్పుడు మరియు మళ్ళీ ప్రిసం ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు నిర్ణీత తరంగదైర్ఘ్యాలు కాబట్టి ఈ తప్పిపోయిన వాటిని ఇక్కడ చూపించడం జరిగింది నేను వాటిని మళ్ళీ చూపిస్తున్నాను ఇవి ఇక్కడ చూపించబడ్డాయి అవి కనపడడం లేదు మరియు ఇవి శోషణ రేఖలు కాబట్టి అదే తరంగదైర్ఘ్యం వద్ద కాంతిని ఇస్తుంది అదే తరంగదైర్ఘ్యం వద్ద ఇది కాంతిని గ్రహిస్తుంది దీనిని వివరించాల్సి ఉంది నిర్ణీత తరంగదైర్ఘ్యాలు మాత్రమే గ్రహించబడటం ఎందుకు ఎందుకు నిర్ణీత తరంగదైర్ఘ్యాలు మాత్రమే విడుదలవుతాయి మరియు క్వాంటం సిద్ధాంతం ఆధారంగా ఈ బోర్ నమూనా ఇవ్వబడింది కాబట్టి క్వాంటం సిద్ధాంతం ఆధారంగా హైడ్రోజన్ వర్ణపటం యొక్క బోర్ నమూనా అతను చెప్పినది ఏమిటంటే ఒక పరమాణువులో ఒక హైడ్రోజన్ పరమాణువు ఉంది ఇది ఒక ప్రోటాన్ దీని చుట్టూ ఎలక్ట్రాన్ కక్ష్యల్లో తిరుగుతుంది మరియు అవి ప్రాచీన నియమాన్ని అనుసరిస్తాయి అనగా నేను సెంట్రిపిటల్ ఫోర్స్ mv2rను తీసుకుంటే అది e240rకు సమానంగా ఉండాలి ఇక్కడ m అనేది ఎలక్ట్రాన్ e యొక్క ద్రవ్యరాశి మాడ్ e అనేది ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ r అనేది ఈ కక్ష్య యొక్క వ్యాసార్థం మరియు 40r అనేది 9109ను సూచిస్తుంది v అనేది ఎలక్ట్రాన్ యొక్క వేగం మరియు ఇది మీకు mv2re240 ను ఇస్తుంది ఇదే సమీకరణం1 బోర్ నమూనా గురించి విచిత్రంగా ఉన్నది ఇది క్లాసికల్ ఫిజిక్స్ కొత్తది ఏమీ లేదు విచిత్రమైనది ఏమిటంటే యాంగులార్ మొమెంటం కోణీయ ద్రవ్యవేగం యొక్క క్వాంటైజేషన్ కాబట్టి బోర్ నమూనా గురించి ముఖ్య విషయం ఏమిటంటే యాంగులార్ మొమెంటం యొక్క క్వాంటైజేషన్ కాబట్టి బోర్ ఇక్కడ ఈ ప్రోటాన్ గురించి చెప్పారు ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ చుట్టూ తిరుగుతోంది మరియు ఈ వ్యాసార్థం r కాబట్టి మొదటి నియమం చాలా స్పష్టంగా ఉంది mv2r e240 యంగులార్ మోమెంటం అనియంత్రిత కోణీయ ద్రవ్యవేగం లేదా mvr ఇది ఈ కక్ష్య చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్ యొక్క యాంగులార్ మొమెంటం యొక్క పూర్ణాంక గుణకాలుగా ఉంటుంది ఇది ℏ యొక్క పూర్ణాంక గుణకాలు అయిన విలువలను మాత్రమే తీసుకోగలదు నేను ℏ h ప్లాంక్ స్థిరాంకం 2 కు సమానం అని వ్రాస్తాను n ఒక పూర్ణాంకం కాబట్టి అతను ఈ క్వాంటం ఆలోచనను పరమాణు పరిధిలోకి తీసుకువచ్చాడు మరియు అతను ఏమి చెప్పాడంటే ఏదైతే డోలకం శక్తి యొక్క అనియంత్రిత విలువలను తీసుకోలేనట్లే ఇది h పరిమాణంలో ఉండాలి హైడ్రోజన్ పరమాణువులో చుట్టూ తిరుగుతున్న ఎలక్ట్రాన్ యొక్క ℏ గుణకాలలో మాత్రమే ఉండవచ్చు ఇందులో ఒక ప్రోటాన్ అనంతమైన భారీ సంఖ్య 1 గా తీసుకోబడిందని నేను నివేదించాలనుకుంటున్నాను సంఖ్య 2 కేవలం ఒకే ఎలక్ట్రాన్ కలిగి ఉన్న పరమాణువుల అయాన్ల కు ఈ నమూనాను సాధారణీకరించవచ్చు అనగా He Li Be బెరీలియంమరియు మొదలైనవి ఒక ఎలక్ట్రాన్ ను మాత్రమే కలిగివున్నాయి ఆ నివేదిక గురించి తరువాత మాట్లాడుదాం కానీ ప్రస్తుతానికి ఇంతే బోర్ నమూనా ప్రకారం నేను mv2r e240 కలిగివున్నాను మరియు mvr అనేది nℏ కు సమానం ఇది సమీకరణం 1 సమీకరణం 2 నేను 1 ను 2 చేత భాగిస్తే నాకు ve240nℏలభిస్తుంది కాబట్టి ప్రతి ఆర్బిటాల్ లో వెలాసిటీ ∝1n కాబట్టి దీనిని vn గా పిలువనివ్వండి వ్యాసార్థం rn అనేది nℏmrగా ఉంటుంది పైన సమీకరణం 2 నుండి మరియు అది n2240e2∝n2 గా ఉంటుంది మరియు అందువల్ల వ్యవస్థ యొక్క శక్తి n మీద ఆధారపడి ఉంటుంది ఇది En కి సమానంగా ఉంటుంది ఇది n వ కక్ష్యలోని e240rn 12mvn 2కైనెటిక్ ఎనర్జీకి సమానంగా ఉంటుంది మరియు ఇది ఫలితంలో e240 1rn సంఖ్యలను ప్రతిక్షేపించగా e240n2212mvn2అవుతుంది ఇక్కడ m ఉండాలి ఇది m v గా ఉండాలి కాబట్టి En తో m2ఇక్కడ ఉండాలి మరియు 12vn2 గా ఉండాలి ఇది వేరే ఏదో కాదు e4402n22ఇది ఎనర్జీ విలువ మరియు దీనితో మీరు కలిపి సేకరించినట్లైతే En 12 me4402n22గా వస్తుంది కాబట్టి ఇది 1n2కు అనులోమానుపాతంలో ఉంటుంది దీని విలువను త్వరగా లెక్కిద్దాం కాబట్టి ఇది 129 110 311 6 1 610 7681101810 68గా ఉంటుంది అది సుమారుగా 13 6 ఎలక్ట్రాన్ వోల్ట్లుగా వస్తుంది కాబట్టి En 13 6n2 eV ఎలక్ట్రాన్ వోల్ట్లు ఇక్కడ 1 ఎలక్ట్రాన్ వోల్ట్ అనేది 1 610 19జౌల్స్ అని స్పష్టం చేస్తున్నాను మరియు ఇది జౌల్స్ లో ఉంటుంది కాబట్టి ఇది హైడ్రోజన్ పరమాణువులోని ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ మరియు తరువాత బోర్ చెప్పిన మూడవ విషయం ఏమిటంటే ఈ ఎలక్ట్రాన్లు భిన్నమైన శక్తులను కలిగి ఉంటాయి కాబట్టి 13 69 eV ఈ దూరాలు దాదాపు సమానంగా ఉన్నట్లు చూపించాను కానీ వాస్తవానికి మీరు ఎగువ మరియు ఎగువ స్థాయిలకి వెళ్ళినప్పుడు అవి చిన్నవిగా అవుతాయి కాబట్టి వాస్తవానికి నేను మైనస్ 13 6 మైనస్ 13 6 4 13 6 9 13 6 16 వద్ద గ్రాఫ్ గీసినప్పుడు అవి దగ్గరగా మరియు దగ్గరగా మరియు దగ్గరగా వస్తాయి కాబట్టి మైనస్ 13 6eV 13 64 eV మరియు అతను ఏమి చెప్పాడంటే ఎలక్ట్రాన్లు కాంతిని విడుదల చేసినప్పుడు అవి ఒక కక్ష్య నుండి మరొక కక్ష్యలోకి దూకుతాయి అలా చేస్తే అవి ఒక ఫోటాన్ ను విడుదల చేస్తాయి కాబట్టి అప్పుడు బోర్ ఇలా చెప్పడం జరిగింది కాబట్టి ఇవి స్థాయిలు ఎలక్ట్రాన్ ఉత్తేజిత శక్తి స్థాయి నుండి దిగువ స్థాయికి దూకినప్పుడు ఇది 1 ఫోటాన్ పౌనఃపున్యం ను విడుదల చేస్తుంది కాబట్టి m నుండి n కి దూకినప్పుడు ఈ h అనే శక్తి Em Enకు సమానంగా ఉంటుంది కాబట్టి ఈ స్థాయిని m అని అనుకుందాం ఈ స్థాయి n మరియు ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ నుండి ఇక్కడికి లేదా ఇక్కడ నుండి ఇక్కడకు లేదా ఇక్కడ నుండి ఇక్కడకు దూకుతుంది ఇది ఒక పౌనఃపున్యం ను ఇస్తుంది ఇదే Em Enh మరియు రివర్స్ పద్ధతి శక్తిని గ్రహించినప్పుడు సరిగ్గా అదే పౌనఃపున్యం Em Enhను కనుగొనవచ్చు కాబట్టి ఆ పౌనఃపున్యాలు సమానంగా ఉంటాయి మరియు అవి చాలా నిర్దిష్ట విలువలను కలిగి ఉంటాయి ఇది కొన్నిసార్లు పౌనఃపున్యం పరంగా వ్యక్తీకరించబడుతుంది ఇది c ఇది Em Enhఅవుతుంది మరియు అందువలన 1అనేది 1hcగా ఉంటుంది కొన్నిసార్లు దీనిని రిడ్బర్గ్ స్థిరాంకం1m2 1n2గా వ్రాస్తారు మరియు ఇది ధనాత్మక గుర్తును కలిగి ఉండాలి ఇది ఇలా రుణాత్మకంగా ఉంటుంది కాబట్టి m నుండి n కు గమనము జరిగినపుడు 1 అనేది R 1m21n2అవుతుంది మరియు అది వర్ణపటం ఎందుకు విచ్ఛిన్నంగా ఉందో వివరించింది మరియు అదే బోర్ నమూనా యొక్క విజయం కాబట్టి ఈ పౌనఃపున్యాలు లేదా కనుగొన్న తరంగదైర్ఘ్యాలతో సమానంగా సరిపోతాయి అని చెబుదాం కాబట్టి ఘనపదార్థాల యొక్క విశిష్టోష్ణం ను వివరించడానికి క్వాంటం సిద్ధాంతాన్ని మేము అభివృద్ధి చేసి దీనికి వర్తింపజేశాం మరియు హైడ్రోజన్ వర్ణపట సిద్ధాంతాన్ని సరిగ్గా వివరించడానికి ఇప్పుడు దీన్ని వర్తింపజేయాలి ఇప్పుడు నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను మొదటిది ఆవేశం e కలిగి ఉండటానికి మేము ఈ సందర్భంలో పరమాణు కేంద్రకం ను తీసుకున్నాము కాబట్టి నా శక్తి e4 కు అనులోమానుపాతంలో ఉంటుంది పరమాణు కేంద్రకంన్యూక్లియస్ ఛార్జ్ Z e కలిగి ఉంటే అనగా He కోసం Z 2 Li కోసం Z 3 మరియు మొదలైనవి అప్పుడు E అనేది Z2e4 అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి En అప్పుడు 13 6 Z2n2 eV అవుతుంది ఇదే మొదటి విషయం రెండవ విషయం పరమాణు కేంద్రకం అనంతమైన ద్రవ్యరాశిని కలిగి ఉంటుందని మేము భావించాము సాధారణంగా పరమాణు కేంద్రక ద్రవ్యరాశి అనంతం కాదు కానీ Mn ఆ సందర్భంలో m e ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి రెడ్యూస్డ్ మాస్ లఘుకరణ ద్రవ్యరాశి చేత భర్తీ చేయబడుతుంది ఇది me Mn మరియు దీనికి పర్యవసానాలు ఉంటాయి పర్యవసానాలు ఏమిటంటే నేను ఐసోటోప్ ను తీసుకున్నాననుకోండి హైడ్రోజన్ ఐసోటోప్ ను తీసుకుందాం ఇవి హైడ్రోజన్ డ్యూటెరియం ఇది 1 న్యూట్రాన్ ప్లస్ 1 ప్రోటాన్ ను కలిగి ఉంటుంది ట్రిటియం ఇది 2 న్యూట్రాన్లు ప్లస్ 1 ప్రోటాన్ లను కలిగి ఉంటుంది కాబట్టి న్యూక్లియర్ ఛార్జ్ ఇప్పటికీ 1 కానీ ఎక్కువ న్యూట్రాన్లు ఉండడం వల్ల ద్రవ్యరాశి మారుతుంది ఇది m e mp Mn mp me Mn ను కలిగి ఉంటుంది ఇది కొన్నిఇతర రెడ్యూస్డ్ మాస్ లఘుకరణ ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది మరియు అది వర్ణపటం ను ప్రభావితం చేస్తుంది ఎందుకంటే శక్తి mu కు అనులోమానుపాతంలో ఉంటుంది ఇది mu లేదా రెడ్యూస్డ్ మాస్ లఘుకరణ ద్రవ్యరాశిని సూచిస్తుంది అందువల్ల హైడ్రోజన్ డ్యూటెరియం యొక్క శక్తిలో కొంచెంలో కొంచెం తేడా ఉంటుంది మరియు అందువల్ల వర్ణపటం కొంచెం మారుతుంది మరియు అది జరుగుతుంది కాబట్టి హైడ్రోజన్ మరియు డ్యూటెరియం యొక్క తరంగదైర్ఘ్యాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి మరియు వాస్తవానికి ఆ విధంగానే డ్యూటెరియం కనుగొనబడింది డ్యూటెరియం పరిమాణం చాలా తక్కువగా ఉంటే అప్పుడు రేఖా బలం లేదా రేఖ యొక్క తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది కానీ అది అక్కడే ఉంటుంది కాబట్టి మనము ఈ 2 విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి అయాన్లు వంటి హైడ్రోజన్ కలిగి ఉంటే అక్కడ Z2 లాగా Z అనేది అధిక శక్తి గా ఎదుగుతుంది మరియు శక్తి కూడా పరమాణు కేంద్రక ద్రవ్యరాశి పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ ఉపన్యాసాన్ని ముగించడానికి ముందు సంగ్రహంగా చెప్తాను బోర్ నమూనా హైడ్రోజన్ కోసం లాంబ్డా ను వివరిస్తుంది అయినప్పటికీ యాంగులర్ మొమెంటం లేని వ్యవస్థలకు ఇది వర్తించదని నేను ఎత్తి చూపాలి ఉదాహరణకు నేను ఈ ఆలోచనను మీకు వదిలివేస్తున్నాను 1 D లో సింపుల్ హార్మోనిక్ మోషన్ సరళ హరాత్మక చలనం ను చేయు ఒక కణం ఉందని అనుకుందాం దానికి నేను బోర్ నమూనా ను ఎలా వర్తింపజేస్తాను మూడవది వికిరణంరేడియేషన్ యొక్క తీవ్రతను ఇవ్వదు కాబట్టి బోర్ నమూనా సరైన దిశలో ఒక అడుగు అని నిశ్చయించడానికి ఇది క్వాంటం సిద్ధాంతాన్ని వర్తింపజేసింది మరియు కొన్ని తరంగదైర్ఘ్యాలను మాత్రమే ఎందుకు కనుగొనవచ్చో అది వివరించగలదు అయినప్పటికీ ఇంకా చాలా చేయాల్సి ఉంది వివరించలేదు ఉదాహరణకు లేదా ఇతర వ్యవస్థల కోసం 1 D కదలికను ఎలా లెక్కించాలో ఇది మీకు చెప్పలేదు మరియు ఇది తీవ్రతను ఇవ్వలేదు ఇది క్వాంటం సిద్ధాంతం వచ్చే వారం నేను బోర్ నమూనాను సాధారణీకరించబోతున్నాను తద్వారా దీనిని ఇతర వ్యవస్థలకు కూడా వర్తింపజేయవచ్చు మరియు ఇది విల్సన్ సోమెర్ఫెల్డ్ క్వాంటైజేషన్ అని పిలువబడే దాని ద్వారా చేయబడుతుంది దానిని వచ్చే వారం చర్చిస్తాము ధన్యవాదాలు